బయో రియాక్టర్లపై 10 గంటల ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులో లెక్చర్ 4కు స్వాగతం గత ఉపన్యాసం లెక్చర్ నంబర్ 3లో సాధారణ పద్ధతిలో సమస్యను ఎలా పరిష్కరించాలో చూశాం అలాగే స్టెరిలైజేషన్ కైనెటిక్స్ కు సంబంధించిన సమస్యను పరిష్కరించాం అయితే ఇక్కడ మీరు ఒక విషయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎప్పటికప్పడు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అదేంటంటే మీకు ఏదైనా సమస్యకు చివరి సమాధానం వచ్చిన తర్వాత దయచేసి అది అర్థయుక్తంగా ఉందా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోండి ఉదాహరణకు మీకు 7500 గంటలు లేదా అలాంటిదేదో ఆన్సర్ వచ్చిందనుకుందాం ఈ సమయంలో మీరు ఒకసారి వెనక్కి వెళ్లి చేసిన కాలిక్యూలేషన్ను మళ్లీ సరిచూసుకోవాలి ఇలా వెనక్కి వెళ్లి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం ఎప్పుడూ మంచి చేస్తుంది అలా చేసిన తర్వాత మీకు చివరిగా వచ్చిన సమాధానం వాస్తవితకను ప్రతిబింబించేదిగా ఉందా అనేది గమనించాలి ఈ విషయం ఎప్పుడూ మనసులో పెట్టుకోండి ఇక్కడ చూస్తే ఏ సమస్యకైనా 7500 గంటలు అనేది కాస్త ఇబ్బందికర సమాధానంగా అనిపిస్తుంది అనుభవం ఎప్పుడూ మిమ్మిల్ని మరింత మెరుగ్గా పనిచేసేలా సహాయపడుతుంది ఆశించిన ఫలితాలను రాబట్టేందుకు ఆలోచనను కల్గిస్తుంది ఏ విధంగా ఆలోచించినా 7500 గంటలు అనేది బయోరియాక్టర్ కు సంబంధించి కొంచెం ఇబ్బందిక సమాధానంగానే కనిపిస్తుంది అలాగే మీకు 10 పవర్ మైనస్ 3 సెకండ్ల సమాధానం వచ్చిందనుకోండి అది కూడా కాస్త హాస్యాస్పదంగానే కనిపిస్తుంది అందువల్ల ఇటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మీరు అప్రోచ్ అయిన విధానం మొత్తం క్యాలిక్యులేషన్ను మరోసారి చెక్చేసుకోవడం మంచిదని నేను భావిస్తున్నాను ఈ ఉదాహరణ కూడా అలాంటిదే పైపు సైజులకు సంబంధించిన సమస్యను మీరు చేస్తున్నారనుకోండి అప్పుడు మీకు సమాధానం 50 మీటర్లు వచ్చిందనుకోండి ఇక్కడ పైపు డయామీటర్వ్యాసం 50 మీటర్లు ఇక్కడ ఇది కేవలం సరితూగని ఉదాహరణ ఎందుకంటే 50 మీటర్ల డయామీటర్ అంటే ఊహకందనిది 50 మీటర్ల డయామీటర్ కలిగిన పైపు పరిమాణం ఊహించలేని విధంగా ఉంటుంది అందువల్ల మీకు వచ్చిన సమాధానం యొక్క చిత్రాన్ని ఎల్లప్పుడూ మదిలో పెట్టుకొని చెక్ చేసుకోవాలి ప్రతి సారి ఈ విధంగా చెక్ చేసుకోవాలి తరువాత ప్రాక్టీస్ సమస్య వచ్చినప్పుడు నేను మళ్లీ దీనిని పునరుద్ఘాటించి చెబుతాను ఇప్పుడు మనం బయోమాస్ సెల్స్ మరియు బయో ప్రాడక్ట్స్పై మాడ్యూల్ 2ని కొనసాగిద్దాం ఏదైనా బయో ప్రాసెస్ జరిగినప్పుడు బయటకు వచ్చే వాటిల్లో బయోమాస్ లేదా సెల్స్ మరియు బయో ప్రాడక్ట్స్ ముఖ్యమైనవి ఇవి సెల్స్ థెమ్సెల్వ్స్ కావచ్చు లేదా ఈ సెల్స్ ద్వారా తయారు చేయబడి న మోలిక్యూల్స్ కావొచ్చు ఇప్పుడు మనం వీటి గురించి ఒకదాని తర్వాత ఒకటి చర్చిద్దాం కొన్ని సార్లు సెల్స్ థెమ్సెల్వ్స్ ఉత్పత్తి కావొచ్చు ఇది ఆరంభంలో కొద్దిగా ఇబ్బందిగా అనిపించవచ్చు అయితే దీనిని మనం అలాగే తీసుకుందాం మీరు కృత్రిమ అవయవాల గురించి వినే ఉంటారు కృత్రిమ చర్మం అనుకుంటాను బయట తయారు చేసిన మొట్టమొదటి ప్రసిద్ధ అవయవం దీనిని అగ్ని ప్రమాద బాధితులకు అమర్చడం ద్వారా త్వరతిగతిన వారు కోలుకునేందుకు అవకాశం ఏర్పడింది ఈ రోజుల్లో అనేక రకాల అవయవాలు కృత్రిమంగా వివిధ రకాల బయో రియాక్టర్లలో ఉత్పత్తి అవుతున్నాయి అయితే ఈ బయో రియాక్టర్లను పరిశీలిస్తే ఇవి కొంచెం భిన్నమైనవి సెల్స్ మొదట ఒక పొరలాంటి వేదికపై పెరిగి తర్వాత అవయవంగా రూపాంతరం చెంది ఒక ఆకారాన్ని సంతరించుకుంటుంది ఆ తర్వాత అది చేయాల్సిన పని చేసేలా చేసి శరీరంలో పాడైన అవయవం స్థానంలో దీనిని ట్రాన్స్ప్లాంట్ చేస్తారు ముఖ్యంగా కాలేయం మూత్రపిండాలు తదితర అవయవాల వంటి వాటిని ఈ విధంగా చేస్తారు మేము ఇక్కడ అందరికీ తెలిసిన చర్మం గురించి మాట్లాడము మీరు బయో రియాక్టర్లను వినియోగించి వివిధ రకాల మూలకణాలను కూడా పెంచవచ్చు వీటిని బయోరియాక్టర్ల సాయంతో వివిధ రకాల ప్రయోజనాల కొరకు ఉపయోగిస్తారు అన్ని పరిస్థితుల్లో బయో రియాక్టర్ల నుంచి సెల్స్ ప్రధానంగా ఉత్పత్తి అవుతాయి అక్కడే వాటికి కావాల్సిన అవసరమైన రీతిలో పెరుగుతూ వాటి పనితీరు మెరుగు పర్చుకుంటుంది ఇక్కడ ఒక వీడియో ఉంది దీనిని అందరూ సిఫారసు చేస్తున్నారు వెబ్ సైట్లు వీడియోలు మరియు సిఫారసు చేయబడిన పేపర్లు మీకు అందుబాటులో ఉన్న ఫైలు నుంచి సేకరించి ఇస్తున్నాం అయితే ఇవి ఐఐటీ మద్రాస్ గానీ నేను గానీ దిగువ పేర్కొన్న కొన్న సోర్సెస్ లో వర్ణించబడిన వాణిజ్య బ్రాండ్లను సిఫార్సు లేదా ఎండార్స్ చేయడం లేదు వారి యొక్క బోధనా విలువ కొరకు ఈ సోర్సెస్ ను ఎంపిక చేశారు ఇది నేను ఇప్పుడే పేర్కొన్న నెంబరు 12 టిష్యూ ఇంజినీరింగ్ కోసం బయో రియాక్టర్ ఉంది ఇదీ దాని లింక్ మీరు లింక్పై క్లిక్ చేసి వీడియో చూడవచ్చు దీనిని చూడటం ద్వారా అవయవాల తయారీకి బయో రియాక్టర్లను ఎలా ఉపయోగిస్తారో అవగాహనకు వస్తుంది ఇది మీరు వినే ఉంటారు కొంతమంది దీనిని స్పిరులినా అని పిలుస్తారు ఈ స్పిరులినా ఒక ఆల్గే దీనిని పండించి ప్రాసెస్ చేసి ఆ తర్వాత ప్యాక్ చేసి న్యూట్రాస్యూటికల్స్గా విక్రయిస్తారు చాలామంది వీటిని తింటారు వీటిని పెద్ద పెద్ద బయో రియాక్టర్లలో పెంచుతారు వాస్తవానికి ఇవి చెరువుల్లో పెరుగుతాయి అక్కడ ఈ చెరువులే బయో రియాక్టర్లుగా పనిచేస్తాయి ఆ తర్వాత ఇవే స్పిరులినా సెల్స్ గా పరివర్తన చెందుతాయి అలాగే సింగిల్ సెల్ ప్రోటీన్ అనేది కూడా ఇదే కోవలోకి వస్తుంది ఈ సింగిల్ సెల్ ప్రోటీన్ అనేది 1970 80వ దశకాల్లో చాలా ప్రాచుర్యం పొందింది దీనిని పశువులకు పశుగ్రాసంగా వినియోగించేవారు సింగ్ సెల్ పోటీన్ అంటే ఏదో కాదు ఇవి కూడా ఈస్ట్ సెల్సే వీటిని కూడా బయో రియాక్టర్లలోనే పెంచుతారు ఆ తర్వాత ప్రాసెస్ చేసి పశువులకు మేతగా వినియోగిస్తారు పై రెండు సందర్భాలను గమనించినట్లయితే స్పిరులినా సింగిల్ సెల్ ప్రోటీన్ రెండింట్లోనూ సెల్సె వాటి చివరి ప్రోడక్ట్స్ అయితే మనం ఈ లెక్చర్ పరిచయ వాఖ్యాల్లో చెప్పుకున్నట్లుగా ఇంకా అనేక ఇతర రకాల ఉత్పత్తులు కూడా ఉన్నాయి ఇన్సులిన్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇథనాల్ బయో ఆయిల్ మొదలైన వాటిని సెల్స్ ఉత్పత్తి చేస్తాయి ఈ సెల్స్ ద్వారా మోలిక్యూల్స్ ఉత్పత్తి అవుతాయి సెల్స్ థెమ్సెల్వ్స్ ద్వారా ఉత్పత్తి అయిన మోలిక్యూల్స్ ఇవే ప్రధానంగా బయో రియాక్టర్ల నుంచి ఉత్పత్తి అయ్యేవి ప్రారంభ ఉపన్యాసాలలో డైనమిక్ సిస్టమ్ ల గురించి మాట్లాడుకునేటప్పడు రేట్లను ఉపయోగించాల్సిన అవసరాన్ని మనము గమనించాం రేటు అనేది సెంట్రల్ పేరామీటర్ దీనిని బేస్ చేసుకుని మనం నిర్ణయాలు తీసుకుంటాం అని మనం చెప్పాం అందువల్ల దీనిని ప్రధాన ప్రమాణంగా మనం పరిగణిస్తాం మొత్తాలను ఇక్కడ మనం ప్రమాణంగా తీసుకోం అలాగే డైనమిక్ సిస్టమ్ లు ఇంజినీరింగ్ సిస్టమ్ వంటి వాటితో వ్యవహరించేటప్పుడు మనం నిర్ణయం తీసుకోవాలంటే కాస్త గందరగోళానికి గురవుతాం అందువల్ల మనము రేట్లను ప్రమాణికంగా తీసుకుంటాం ప్రతిదీ రేట్ల ఆధారంగానే మనం మాట్లాడుకుంటాం మన మోడల్స్ మేథమెటికల్ మోడల్స్ అన్నీ రేట్ల ఆధారంగానే ముందుకుసాగుతాం దీనిని మీరు లోతుగా పరిశీలిన చేయాల్సి ఉంటుంది దీనికి కొంత సమయం పడుతుంది ముఖ్యంగా ఈ అంశాలు కొన్ని స్కూల్ సమయంలోనే ఒక బ్యాచ్ సిస్టమ్ లాగా పరిచయం చేయబడ్డాయి ఇక్కడ కొన్ని ఊహాజనితంగా ఉంటాయి అయితే అన్ని సందర్భాల్లో కాదు ముఖ్యంగా నిరంతరంగా సాగే విధానంలో ఇది కుదరదు మీరు దానిని చాలా లోతుగా అధ్యాయనం చేయాలి దీనిని మీరు అందిపుచ్చుకునే వరకు నేను పదే పదే చెబుతూనే ఉంటాయి ఒకవైపు సెల్ మల్టిప్లికేషన్ రేట్లు మరియు ఉత్పత్తి అయ్యే రేటు ఇవి రెండు మనకు ముఖ్యమైన రేట్లు అసలు సెల్ మల్టిప్లికేషన్ అంటే ఏమిటి ఒక సెల్ బయోరియాక్టర్ లో 2 సెల్స్ గా మారడం ఆ తర్వాత నాలుగు సెల్స్ గా మారడమే ఓకే నా మరో విధంగా చెప్పాలంటే బయోరియాక్టర్ లో మార్పులు పెరుగుతున్నాయి కదా సెల్ మల్టిప్లికేషన్కు సంబంధించిన మార్పుల పెరుగుదుల పెరుగుదలను రెండు ఒకటిగా తీసుకోవచ్చు సెల్స్ గురించి మీరు బేసిక్ బయోలజీ కోర్సులో నేర్చుకుని ఉంటారు వారు అక్కడ దీనిని సెల్ సైకిల్ అని పిలుస్తారు కొన్నిసార్లు అది కూడా ఒక రకమైన పెరుగుదలగా చూడబడుతుంది కానీ ఎల్లప్పుడూ కాదు ఇక్కడ మనం దాని గురించి మాట్లాడటం లేదు కానీ సెల్ మల్టిప్లికేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం మీరు దీనిని మదిలో పెట్టుకోవాలి సెల్ సైకిల్ లో మార్పు అంటే దాన పరిమాణంలోనే మార్పు కాదు ప్రతి సెల్ యొక్క పరిమాణం సెల్ సైకిల్ లో మార్పు చెందుతూ ఉంటుంది ఇది మనం ఇక్కడ పెరుగుదలను పరిగణించడం లేదు దీనిని మనం వృద్ధి చెందుట లేదా సెల్ మల్టిప్లికేషన్ అంటాం మనం సింగిల్ సెల్ పరిగణనలోకి తీసుకుంటే అతి సరళమైన మేథమెటికల్ మోడల్ ఈ విధంగా ఉంటుంది సెల్ గ్రోత్ రేటు RX అనేది సెల్ కాన్సెన్ట్రేషన్ xకు ప్రపోర్షనల్గా ఉంటుంది ఇది మొదటి క్రమనమూనా లేదా mu xకు సమానం అవుతుంది rxμx పరిస్థితిని బట్టి MU స్థిరంగా ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చుదీనిని మీరు గమనించుకుని మళ్లీ లోతుగా పరిశీలన చేయాలి mu మోల్డ్స్ గా పిలువ పిలువబడే జీవులుగా కూడా ఉండవచ్చు ఉదాహరణకు ఆస్పెర్జిల్లస్ నైజర్ అనేది రొట్టెపై పెరిగే ఒక సాధారణ బూజు ఈ తీగలు గా ఉండే జీవులు వాటి పోగుల ద్వారా లేదా హైఫాలు అని పిలవబడే వాటి ద్వారా పెరుగుతాయి అవి విస్తరిస్తాయి వాటి మాస్ పెరుగుతుంది కానీ వాటి సంఖ్య పెరగదు కేవలం ఆ ఒక్కటే ఉంటుంది మాస్మాత్రం పెరుగుతుంటుంది అటువంటి సందర్భంలో x అనేది నంబర్ కాన్సెన్ట్రేషన్ ఆఫ్ ద సెల్ అయితే ఇది చెల్లుబాటు కాకపోవచ్చు మీరు దీనిని మదిలో పెట్టుకోవాలి మనకు అవసరమైన విధంగా ఈ మోడల్ ని ఉపయోగించు కోవచ్చు ఈ ఉపన్యాసంలో నేను కొన్ని కాన్సెప్ట్ లను ప్రజంట్ చేయబోతున్నాను ఇవి మనకు తర్వాల చెప్పబోయే లెక్చర్లకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ప్రత్యేక ఉపన్యాసంలోని అంశాలపై దృష్టి సారిద్దాం ఇది సెల్ గ్రోత్కు సంబంధించి ఇది ఒకటే మోడల్ కాదు ఇలాంటి మోడల్స్ చాలా చాలా అందుబాటులో ఉన్నాయి ఇది ఒక పరిచయ కోర్సు కాబట్టి వాటిలో కొన్నింటిని మాత్రమే ఇక్కడ నేర్చుకుంటున్నాం స్లైడ్ సమయాన్ని పరిశీలించండి 1147 నేను మరో మోడల్ను మీకు చూపించాలనుకుంటున్నాను దీనిని లాజిస్టిక్ ఈక్వేషన్ అని అంటారు ఇది కొన్ని సందర్భాలలో సహాయకారిగా ఉంటుంది ఇక్కడ RX ని ఇలా ఇస్తున్నాం rxkx1 βx ఇందులో k మరియు బీటా అనేవి ఒక మోడల్ పేరామీటర్ ఇది పరిస్థితులను బట్టి మారుతుంది మరియు ఇది ప్రైమరీ సెల్ కాన్సెన్ట్రేషన్కు సమానం అయ్యే అవకాశం ఉంటుంది xx0 at t0 దీనిని లాజిస్టిక్ ఈక్వేషన్ అని అంటారు ఇది నిర్ధిష్ట పరిస్థితుల్లో చెల్లుబాటు అవుతుంది మరియు ఒక అడ్వాన్స్డ్ కోర్సులో నిర్మాణాత్మక నమూనాగా పరిగణనలోకి తీసుకోవచ్చు ఇది సెల్లో తయారవుతుంది లేదా ఒక కంపార్ట్మెంట్ను కలిగి ఉంటుంది ఇక్కడ కేంద్రకరం మైటోకాండ్రియం వంటి వాస్తవ కంపార్ట్ మెంట్లు గా ఉండే అవకాశం కూడా ఉంది కంపార్ట్ మెంటల్ లేదా స్ట్రక్చర్డ్ మోడల్స్ యొక్క కొన్ని ఉదాహరణలు ఇవి కంపార్ట్ మెంటల్ మోడల్స్ మెటబాలిక్ మోడల్స్ సైబర్నెటిక్ మోడల్స్ మరియు ఇంకా చాలా ఉన్నాయి ఇది ఒక పరిచయ కోర్సు కనుక మరింత లోతుగా నేను వెళ్లడం లేదు భవిష్యత్తులో వాటిని మీరు చూసినప్పుడు వాటిని మీరు గుర్తించగలుగుతారు ఇక్కడ నేను కొన్నినమూనాలు చూపుతున్నాను ఇవి డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఏజస్ ఆఫ్ సెల్స్ ఇన్ ద కల్చర్ ను మనకు చూపుతుంది పైన నమూనాలో r x ఇక్వల్స్ mu x లేదా r x ఇక్వల్స్ k x ఇన్టు మైనస్ 1 బీటా x ఇది ఒక లాజిస్టిక్ ఇక్వేషన్ rxkx1 βx బయో రియాక్టర్ లో అన్ని సెల్స్ ఒకే ఏజ్ వద్దఉన్నాయని వారు భావించారు అయిఏ అది నిజం కాకపోవచ్చు ఏజస్ ఆఫ్ సెల్స్ లో మార్పును కలిగి ఉంటాయి మరియు సాగ్రిగేటెడ్ మోడల్స్ లో తేడాను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది మీకు సబ్ స్ట్రేట్ ల గురించి తెలుసు సబ్ స్ట్రేట్ అంటే ఏమిటో మనం ఇప్పటికే మనం చూశాం ఇప్పుడు మనం వాటి గురించి మరింత వివరంగా తెలుసుకుందాం ఇవి సెల్ మల్టిప్లికేషన్ ద్వారా సెల్స్గా మార్చబడిన బయో ప్రోడక్ట్స్ ఈ బయో ప్రోడక్ట్స్ సెల్స్ లోపల మెటబాలిక్ రియాక్షన్ లేదా జనెటిక్ ప్రాసెస్ ద్వారా తయారవుతాయి జనెటిక్ ప్రాసెస్ డీఎన్ఏలోని ఒక భాగమైన జీన్నుఅలాగే తీసుకుని తర్వాత ప్రోటీన్గా మార్చతాయి ప్రోటీన్ ఒక జనెటిక్ ప్రాసెస్ ఫలితంగా ఉత్పత్తి కావచ్చు లేదా ఇది బయో రియాక్టర్ లో మెటబాలిక్ రియాక్షన్ ద్వారా తయారు చేయబడిన వి కావచ్చు కాబట్టి మనం ఈ సబ్ స్ట్రేట్ లను దగ్గరగా చూద్దాం అసలు సబ్ స్ట్రేట్ అంటే ఏమిటి సాధారణ పరిభాషలో చెప్పాలంటే సబ్ స్ట్రేట్లు అనేవి సెల్స్ కు ఆహారం మరియు గ్లూకోజ్ C6H12O6 కు ఒక సాధారణ ఉదాహరణ కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ అనేది సబ్ స్ట్రేట్ కు చక్కటి ఉదాహరణ మనం గ్లూకోజ్ వైపు ఎందుకు చూస్తున్నాం ఎందుకంటే గ్లూకోజ్ అనేది ప్రాధానమైన మెటబాలిక్ పాత్ వేలో తొలి అంశం దీనిని గ్లైకోలైసిస్ అంటారు గ్లైకోలిసిస్ కు శక్తి సామర్థ్యాలకు సంబంధించి చాలా ప్రాముఖమైన స్థానం ఉంటుంది ఇ వి సెల్స్కి ఎనర్జీ ని అందిస్తాయి సెల్స్కి ఎనర్జీ అందించడం వాటి బాధ్యత సాధారణంగాసెల్స్లో ఉండే గ్లూకోజ్ సెల్స్లకు గ్లూకోజ్ ట్రాన్స్ పోర్టర్ ల ద్వారా అవయవంలో ఉండే సన్నని పొరలోకి రవాణా చేయబడుతుంది అప్పుడు ఇది ఒక ఎంజైమ్ చర్య ద్వారా గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ గా మరియు మరొక ఎంజైమ్ చర్య ద్వారా ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ గా మార్చబడుతుంది ఇది పైరువేట్ అని పిలవబడే దానిని చేరుకునేవరకు మెటబాలిక్ పాత్ వేలో ఒక ముఖ్యమైన అంశంగా ఉంటుంది గ్లైకోలైసిస్ అనేది గ్లూకోజ్ నుంచి పైరువేట్ వరకు ఉంటుంది ఇది చాలా ముఖ్యమైన సెట్ ఆఫ్ రియాక్షన్ ఇది సెల్లో జరిగే ముఖ్యమైన మెటబాలిక్ పాత్ వే ఇక్కడ గ్లూకోజ్ అనేది సబ్ స్ట్రేట్గా పరిగణిస్తాం సెల్లోని మెటబాలిక్ పాత్ వేలో ఇంకా అనేక రకాల సబ్ స్ట్రేట్ వినియోగించకోబడతాయి ఇప్పడు వాటి వివరాల్లోకి నేను వెళ్లడం లేదు గ్లూకోజ్ ఒక సబ్ స్ట్రేట్ మాత్రమే కాదు కాని చాలా సాధారణమైన సబ్ స్ట్రేట్ వాస్తవానికి సబ్ స్ట్రేట్ మిశ్రమం ఉన్నా కూడా సెల్స్ స్వీకరిస్తాయి అయితే పరిశ్రమ దృష్ట్యా గ్లూకోజ్ చాలా ఖరీదైనది కాబట్టి ఖరీదైన ముడిపదార్థంతో ఖరీదైన సబ్ స్ట్రేట్ను ప్రారంభిస్తే ఆ ఉత్పత్తి మరింత ఖరీదైనది అవుతుంది ఒకవేళ మీకు గ్లూకోకజ్ కు ప్రత్యామ్నాయం ఉన్నట్లయితే అది అంత ఖరీదైనది కాకపోతే అప్పుడు అది పరిశ్రమకు మరింత మంచిది ఎందుకంటే ఇది బయో ప్రాసెస్ యొక్క కాస్ట్ను తగ్గిస్తుంది గ్లూకోజ్ కొరకు అత్యంత సాధారణ ప్రత్యామ్నాయాలు పిండి మీకు తెలిసిన అదే పిండి ఇంకా సెల్యులోజ్ మీ చుట్టూ ఉన్న అన్ని కలపలో సెల్యులోజ్ మరియు లిగ్నో సెల్యులోసిక్ పదార్థాలు కలిగి ఉంటాయి లిగ్నో సెల్యులోసిక్ పదార్థాలపై ప్రస్తుతం లోతుగా పరిశీలిన చేస్తున్నారు సెల్యులోజ్ మరియు లిగ్నో సెల్యులోసిక్ పదార్థాలు మొక్కలు చెక్కలలో పెద్ద మొత్తంలో లభిస్తుంది ఈ కలప ఆధారితమైనవి అన్ని గ్లూకోజ్ కు ప్రత్యామ్నాయ వనరులు మీరు దీనిని పరిగణనలోకి తీసుకోవచ్చు లేదా తీసుకోకపోవచ్చు అన్ని అన్ని ఫొటో సింథటిక్ లకు ఒక సోర్స్ అన్ని ఫొటో సింథటిక్ ఆర్గనిజమ్స్ యొక్క కార్బన్ సోర్స్ గాలి లోని CO2 అవుతుంది కాబట్టి మీరు కనుగొన్న చెక్కలో ఉన్న కార్బన్ గాలిలో CO2 నుండి వచ్చింది 4 శాతం గ్లోబల్ వార్మింగ్ కు కారణమవుతుంది ఇది ఫొటో సింథటిక్ ఆర్గనిజమ్స్ యొక్క కార్బన్ సోర్స్ పిండి సెల్యులోజ్ లు గ్లూకోజ్ కు పాలిమర్లుగా ఉంటాయి ఉదాహరణకు ఇది 1 గ్లూకోజ్ మోలిక్యూల్ ఇక్కడ మీరు చూడండి ఇది ఆక్సిజన్ కాని నేను ఆక్సిజన్ అని సూచించలేదు అయితే ఇది ఆక్సిజన్ ఇది కార్బన్ 1 కార్బన్ 2 కార్బన్ 3 కార్బన్ 4 కార్బన్ 5 కార్బన్ 6 C6H12O6 అందువల్ల దీనిని పైరనోస్ రూపంగా ఇక్కడ రాయబడింది ఆ తరువాత ఇతర గ్లూకోజ్ మోలిక్యూల్స్కు ఆ విధంగానే జతచేయబడుతుంది ఈ తరహా స్టార్చ్ ను అమైలోస్ అని పిలుస్తారు కాబట్టి మీరు స్టార్చ్ నుంచి ఈ బాండ్స్ను విచ్ఛిన్నం చేస్తే అప్పుడు మీరు సెల్స్ వినియోగించడానికి గ్లూకోజ్ పొందవచ్చు స్టార్చ్ సమృద్ధిగా ఉంటుంది అందువలన గ్లూకోజ్గా కన్నా ఇది తక్కువ ఖర్చుతో కూడినది కాబట్టి గ్లూకోజ్ కు ప్రత్యామ్నాయంగా ఈ స్టార్చ్ సెల్స్ కోసం ఒక సోర్స్ గా ఉంటుంది సెల్యులోజ్ కొద్దిగా భిన్నమైన రూపం కలిగి ఉంటుంది అమైలోజ్ మరియు అమైలోపెక్టిన్ స్టార్చ్తరువాత సెల్యులోజ్ కొద్దిగా భిన్నమైన బంధం మరియు భిన్నమైన రూపం కలిగి ఉంటాయి ఇవి అన్ని పిండి పదార్థాల యొక్క పాలిమర్లు వాటి మధ్య బంధాలను విడగొట్టి మోనోమర్లను విడుదల చేసే మార్గాన్ని మీరు కనుగొంటే సెల్స్ ను వినియోగించుకుని ప్రోడక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్ను ఉత్పత్తి చేస్తాయి సాధారణంగా ఒక మాధ్యమం మనము ఇంతకు ముందు మీడియా గురించి మాట్లాడుకున్నాం అంటే అది కాంప్లెక్స్ సబ్స్టన్స్ అదిసెల్స్ పెరిగే సబ్స్ట న్స్ ఇది సెల్స్ పెరుగుదలకు సెల్స్ మల్టిప్లికేషన్కు కావాల్సిన పోషకాలను అందిస్తుంది మాధ్యమం అనేది సంక్లిష్టంగా ఉండవచ్చు లేదా తేలికగా నిర్వచించవచ్చు నిర్వచించబడింది అంటే మీరు తెలుసుకోవాల్సిందేంటంటే అక్కడ సమస్తం ఉన్నదని సంక్లిష్టం అంటే మాధ్యమం యొక్క అన్ని వివరాలు మీకు తెలియకపోవచ్చు సాధారణంగా ఒక మాధ్యమంలో కార్బన్ వనరు ఉంటుంది గ్లూకోజ్ అనేది చాలా సాధారణ కార్బన్ వనరు మనం కార్బన్ డై ఆక్సైడ్ గురించి చర్చించినప్పుడు మొక్కలకు కార్బన్ ప్రధాన వనరు అని తెలుసుకున్నాం ఇంకా ఎటిపి ఏర్పడటానికి దారితీసే శక్తి వనరులు మరియు ఇతరాలు ఇది కార్బన్ సోర్సు వలే నే ఉండవచ్చు లేదా విభిన్నంగా కూడా ఉండవచ్చు టీసీఏ అనే గ్లైకోలసిస్ మార్గంలోకి గ్లూకోజ్ వచ్చినప్పుడు ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ జరిగి తద్వారా ఏటీపీని ఉత్పత్తి అవుతుంది ఈ సందర్భంలో గ్లూకోజ్ అనేది ఎనర్జీ సోర్స్ అనేక సార్లు మీరు ఎనర్జీ ఉత్పత్తి కిఇతర పాత్వేస్ కలిగి ఉండవచ్చు ఇక్కడ ఎనర్జీ సోర్స్ అనేది కార్బన్ సోర్స్ కన్నా భిన్నమైనదిగా ఉండవచ్చు సెల్స్లోని ప్రస్తుత ముఖ్యమైన లివింగ్ సిస్టమ్స్ గ్లుటామైన్ అనేది కొన్నిసార్లు మమ్మాలియన్ సెల్స్కు ఎనర్జీ సోర్స్ మరియు ఇంకా మరెన్నో వాటికి కూడా ఉండవచ్చు ఇంకా నైట్రోజన్ సోర్స్ ఎందుకంటే సెల్స్కు నైట్రోజన్ కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్ హైడ్రోజన్ ఫాస్పరస్ మొదలైనవి సెల్స్లోని ప్రస్తుత ముఖ్యమైన లివింగ్ సిస్టమ్స్ మీడియం అనేది సాల్ట్స్ను కలిగి ఉంటుంది మీడియం లో విటమిన్లు ఖనిజలవణాలు వంటి ట్రేస్ పోషకాలు ఉండవచ్చు ఇది సాధారణంగా ఒక మాధ్యమం లో ఉండే అంశాలు స్లైడ్ సమయాన్ని పరిశీలించండి 2137 ఇప్పటి వరకు సబ్ స్ట్రేట్ గ్లూకోజ్ గురించి ఇతర పదార్థాల నుంచి గ్లూకోజ్ ను తీసుకువచ్చే మార్గాలు తెలుసుకున్నాం ఇప్పుడు మనం లిమిటింగ్ సబ్ స్ట్రేట్ అనే అంశం గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం రెండు మూడు లేదా మూడు నాలుగు అంశాలను చూద్దాం వాటిని మనం ఇప్పుడు ఉపయోగించము కానీ అవి ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఆ తర్వాత వాటిని ఉపయోగిద్దాం లిమిటింగ్ సబ్ స్ట్రేట్ అనే అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ లిమిటింగ్ సబ్ స్ట్రేట్ కూడా లిమిటింగ్ రియాక్టెంట్ వంటిదే కెమికల్ రియాక్షన్ విషయంలో లిమిటింగ్ రియాక్టెంట్ అంటే ఏమిటో మీఅందరికీ తెలుసు లిమిటింగ్ రియాక్టెంట్ అంటే మొదటి వినియోగించబడేరియాక్షన్ కాన్సన్ట్రేషన్ ను పరిధి దాటి జరగనివ్వకుండా చూస్తుంది లేదా మొదటి బ్యాచ్లో ఎక్కవగా వినియోగించకుండా చూస్తుంది ఇక్కడ బ్యాచ్ లోపల చాలా ముఖ్యమైనది రియాక్షన్ యొక్క అవధిని ఏ కాన్సన్ట్రేషన్ అయితే లిమిట్ చేస్తుందో దానిని లిమిటింగ్ రియాక్టెంట్ అంటారు దీనిని మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణను మనం చూద్దాం కింది స్టొయికియోమెట్రీని పరిశీలిద్దాం 2A 3B → P మరోవిధంగా చెప్పాలంటే A యొక్క 2 మోల్స్ B యొక్క 3 మోల్స్ తో పూర్తిగా చర్య జరపితేనే P అనే ఒ మోల్ వస్తుంది ఇలా జరగాలంటే రియాక్టర్ కు ఇన్ పుట్ స్ట్రీమ్ ఒక నిరంతర ప్రక్రియ అని అనుకుందాం రియాక్టర్ కు ఇన్ పుట్ స్ట్రీమ్ ఉంది దీనిలో A యొక్క 10 మోలార్ కాన్సన్ట్రేషన్ మరియు B యొక్క 10 మోలార్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది మోలార్ అంటే మోల్స్ పర్ లీటర్ ఇది A కాన్సన్ట్రేషన్ B కాన్సన్ట్రేషన్ అప్పుడు రియాక్షన్ B ద్వారా లిమిట్ చేయబడుతుంది ఎందుకంటే A యొక్క 10 మోలార్ గాఢత పూర్తిగా చర్య జరపడానికి ఇంకా Bకు చెందిన 3210 మోల్స్ మోలార్ కాన్సన్ట్రేషన్ ను తీసుకుంటుంది మొత్తం B కుచెందిన 15 మోలార్ కాన్సన్ట్రేషన్ పూర్తిగా చర్య జరపడానికి అవసరం అవుతుంది అయితే ఇక్కడ B కి కేవలం 10 మోలార్ కాన్సన్ట్రేషన్ మాత్రమే అందుబాటులో ఉంది కాబట్టి B చర్యను పరిమితం చేస్తుంది ఇక్కడ A మిగిలిపోగా B లిమిటింగ్ రియాక్టెంట్గా ఉంటుంది ఇదేవిధంగా ఎదుగుదలను పరిమితం చేసే మాధ్యమంలోని సబ్ స్ట్రేట్ ని లిమిటింగ్ సబ్ స్ట్రేట్ అని అంటారు మీరు అనేక విభిన్నరకాల సబ్ స్ట్రేట్ను కలిగి ఉండవచ్చు కార్బన్ మూలం నైట్రోజన్ సోర్స్ ఎనర్జీ సోర్స్ మరియు అన్ని గురించి మనము మాట్లాడాము ఎదుగుదలను పరిమితం చేసే దే మీ పరిమిత లేదా లిమిటింగ్ సబ్ స్ట్రేట్ ఒకవేళ మనం లిమిటింగ్ సబ్ స్ట్రేట్గా S ను తీసుకుంటే నిర్థిష్ట ఎదుగుదల రేటును mu గా తీసుకుంటే ఇక్కడ r x అనేది mu x సమానంగా ఉంటుందనే గుర్తుంచుకోవాలి rxμx అందువల్ల మనం ఇక్కడ ఇదే mu అని అనుకుందాం ఈ గ్రాఫ్ లో సబ్ స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ తో స్పెసిఫిక్ గ్రోత్ రేటు యొక్క తేడా ఇవ్వబడింది ఇది రెక్టాంగులర్ హైపర్ బోలా ఇది పెరుగుతుంది తరువాత ఇది ఎక్కడో ఒక చోట mu m యొక్క విలువ ఆగిపోతుంది అదే మాగ్జిమమ్ స్పెసిఫిక్ గ్రోత్ రేట్ మాథమెటికల్లీ దీనిని ఈ విధంగా చెప్పవచ్చు ఇది ఒక రెక్టాంగులర్ హైపర్ బోలా రెక్టాంగులర్ హైపర్ బోలా ఈక్వేషన్ దీ నిని వివరిస్తుంది ఇది మనం తీసుకుంటున్న ఈక్వేషన్ μmSKSS ఇది బాగా తెలిసిన మోనోడ్ నమూనా ఇది ఇదీ సెల్స్ గ్రోత్ రేట్ మీద ఉన్న సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ప్రభావాన్ని ఇస్తుంది ఇక్కడ ఇలా జరిగినప్పుడు మీ దగ్గర తగినంత సబ్ స్ట్రేట్ అందుబాటులో ఉంటే ఆ రిజిమ్లోనే ఉండేటట్లు చేస్తే అప్పుడు mu కాన్స్టంట్ ఈక్వల్స్ mu m అవుతుంది ఇక్కడ మీకు ఒక కాన్స్టంట్ mu కలిగి ఉన్న పరిస్థితి సాధారణంగా r x సమానంగా mu x ఒక కాన్స్టంట్ కానవసరం లేదు ఒకవేళ మీకు తగినంత సబ్ స్ట్రేట్ ఉన్నట్లయితే mu m కు సమానం అవుతుంది తద్వారా అది ఒక కాన్స్టంట్ అవుతుంది K sకు S సమానం అయినప్పుడు ఏమి జరుగుతుందో మనం ఇప్పుడు చూద్దాం ఒకవేళ Ks మోనోడ్ మోడల్ లో Sకు సమానం అయితే మనం Ksకు Sకు ప్రత్యామ్నాయంగా అప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం కనుక KS S ఉన్నప్పుడు mSKSSmSSSmS2Sm2 అందువల్ల Sకు K s సమానం అయినప్పుడు మీరు K కు సమానమైన కాన్సన్ట్రేషన్ కలిగి ఉన్నప్పుడు లేదా K s కు సమానమైన కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు అప్పుడు మీ mu mu 2 లేదా హాఫ్ ఆఫ్ మాగ్జిమమ్ స్పెసిఫిక్ గ్రోత్ రేటు తో ఉంటుంది అందువల్ల K అనేది మీరు హాఫ్ ఆఫ్ మాగ్జిమమ్ స్పెసిఫిక్ గ్రోత్ రేటును పొందే కాన్సన్ట్రేషన్ ఒకే వృద్ధి రేటుపై అనేక ఇతర రకాల ప్రభావాలు న్నాయి వాటిని చూపించే అనేక ఇతర మార్గాలు న్నాయి వాటిలో కొన్నింటిని మనం ఇక్కడ చూద్దాం మరికొన్ని మోడల్స్లో సబ్ స్ట్రేట్ ఉత్పత్తి అయిన పదార్థం రెండూ ప్రభావానికి గురవుతాయి అలాగే నిర్థిష్ట ఎదుగుదల రేటును కూడా ప్రభావితం చేస్తాయి ఉదాహరణకు ఇథనాల్ ఒక నిర్దిష్ట శాతం కంటే ఎక్కువగానే పేర్కొన్నాము అని నేను అనుకుంటున్నాను దాదాపు 18 శాతం ఇదిసెల్స్ గ్రోత్ రేట్ పై ప్రభావం చూపుతుంది దీనిని కూడా మనం చూపించవచ్చు ఇక్కడ కొన్నింటిని సంక్షిప్తంగా మీకు నేను చూపిస్తాను చాలా మోడల్స్ ఉన్నాయి వాటిలో కొన్ని μmS1K1S1 S2K2S2 దీనిని మోసర్ మోడల్ అని అంటారు ఇక్కడ మీరు mu m K s మరియు n లను మోడల్ యొక్క ప్రమాణాలుగా పేర్కొంటారు ఇది మరో మోడల్ μmS1K1S1 S2K2S2 రెండు సబ్ స్ట్రేట్ లు ఏకకాలంలో పరిమితం చేయబడినప్పుడు ఈ మోడల్ చాలా ప్రాచుర్యం పొందింది సబ్ స్ట్రేట్ ఎప్పడైతే ఎదుగుదల పరిమితం చేయడానికి వాడబడిందో కొన్ని సబ్ స్ట్రేట్లు అలా చేస్తాయి అలాంటి సందర్భంలో ఈ మోడల్నను వాడాలి దీనిని ఇది ఆండ్రూస్ మరియు నోయాక్ లు ఇచ్చారు μmSKsS KIKIS ఇది ఆండ్రూస్ మరియు నాక్ నమూనా నేను బహుశా మరొక మోడల్ గురించి కూడా చెబుతాను ఇది జెరుసాలిమ్ స్కీ మరియు నెరోనోవా మోడల్ ఇది వాస్తవానికి గ్రోత్పై ఉన్న ప్రోడక్ట్ ఇన్హిబిషన్ నుప్రభావితం చేస్తుంది μmSKsS KIKIS ఇప్పటి వరకు మనం గ్రోత్ ఒక స్పెసిఫిక్ గ్రోత్ రేట్ ఇంకా గ్రోత్ రేట్ స్పెసిఫిక్ గ్రోత్ లను వివరించే మోడళ్లను చూశాం ఇప్పుడు మనం ప్రోడక్ట్ ను చూద్దాం అది సెల్ కి దూరంగా అయిన మరో మోలిక్యూల్లేదా ప్రోడక్ట్ చాలా సరళమైన మోడల్ కానీ విస్తృతంగా ఉపయోగించే మోడల్ ను ల్యూడెకింగ్ పైరెట్ మోడల్ ఫర్ ద ప్రోడక్ట్ ఫార్మేషన్ రేట్ అంటారు ఇవన్నీ కూడా రేట్లకు సంబంధించినవి గుర్తుంచుకోండి లూడేకింగ్ పైరెట్ మోడల్ ఇలా సాగుతుంది rpαrxβx ప్రోడక్ట్ ఫార్మేషన్ రేట్ ఈక్వల్స్ ఎ గ్రోత్ డిపెండెంట్ పేరామీటర్ టైమ్స్ ద రేట్ ఆఫ్ సెల్ గ్రోత్ ప్లస్ ఎ గ్రోత్ ఇండిపెండెంట్ పేరామీటర్ టైమ్స్ ద సెల్ కాన్సన్ట్రేషన్ ఇక్కడ గ్రోత్ డిపెండెంట్ ప్రొడక్ట్ లు మరియు గ్రోత్ ఇండిపెండెంట్ ప్రొడక్ట్ లు ఉన్నాయి గ్రోత్ డిపెండెంట్ ప్రోడక్ట్స్ను కొన్నిసార్లు ప్రైమరీ మెటబాలిటిస్ అని అంటారు గ్రోత్ ఇన్డిపెండెంట్ ప్రోడక్ట్స్ను కొన్నిసార్లు సెకండరీ మెటబాలిటిస్ అని అంటారు ఇవి తేలికపాటి అసోసియేషన్ లు అయితే మనం చూడాల్సిన వి rp α rx అంటే పదార్థం తయారయ్యే ఏటు ఎదుగుదల రేటు సెల్స్ కాన్సన్ట్రేషన్ మీద ఆధారపడి ఉంటుంది కొన్ని సందర్భాల్లో బీటా 0 కావొచ్చు కొన్ని సందర్భాల్లో ఆల్ఫా 0 కావచ్చు అలా ఎన్నైనా చెప్పొచ్చు ఇంకా చాలా రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి కానీ మనం ఈ కోర్సులో ఇతర మోడళ్లను చూడబోము కానీ చాలా రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయన్న విషయాన్న గుర్తుంచుకోండి మనం చూడబోయే తదుపరి అంశం చాలా ఉపయోగకరమైన అంశం దీనినే ఈల్డ్ కోఎఫిషెంట్ అని అంటారు ఇది చాలా సరళమైన అంశం అయితే ఎంతో ఉపయోగకరమైనది మీరు అనేక ఈల్డ్ కోఎఫిషెంట్ నిర్వచించవచ్చు ఉదాహరణకు Y ఆఫ్ x స్లాష్ s ఈల్డ్ ఆఫ్ సెల్స్ విత్ రెస్పక్ట్ టు సబ్ స్ట్రేట్ దీనిని ఈ విధంగా చదవాలి ఈల్డ్ ఆఫ్ సెల్స్ విత్ రెస్పెక్ట్ టు సబ్ స్ట్రేట్ ఈక్వల్స్ ఈజ్ లేదా దీనిని ఈ విధంగా చెప్పవచ్చు ద అమౌంట్ ఆఫ్ సెల్స్ ప్రోడ్యూస్ డివైడెడ్ బై ద అమౌంట్ ఆఫ్ సబ్ స్ట్రేట్ కన్స్యూమ్డ్ ఇదీ రేట్ ఆఫ్ అమౌంట్స్ ఆఫ్ సెల్స్ ప్రోడ్యూస్ బై ద సబ్స్ట్రేట్ కన్స్యూమ్ YxSamountofcellsproducedamountofsubstrateconsumed అదేవిధంగా ఈల్డ్ ఆఫ్ ప్రోడక్ట్ విత్ రెస్పెక్ట్ టు సబ్స్ట్రేట్ను ఇలా చెప్పవచ్చు అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ ఫార్మ్ డ్ డివైడెడ్ బై ద అమౌంట్ ఆఫ్ సబ్ స్ట్రేట్ కన్స్యూమ్డ్ YpSamountofproductformedamountofsubstrateconsumed ఇంకోకటి ఏమిటంటే ఈల్డ్ ఆఫ్ సెల్స్ విత్ రెస్పెక్ట్ టు ప్రోడక్ట్ అమౌంట్ ఆఫ్ సెల్స్ ప్రోడ్యూస్డ్ డివైడెడ్ బై ద అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ ఫార్మ్డ్ Yxpamountofcellsproducedamountofproductformed ఈ కేస్ లో రెండూ ఫార్మ్ అయ్యాయి కొన్ని సందర్భాల్లో ఇది ఫార్మ అవుతుంది కొన్నిసార్లు కన్స్యూమ్ అవుతుంది మీకు వచ్చిన ఈల్డ్ కోఎఫిషెంట్ ను బట్టి దీనిని నిర్వచించవచ్చు ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏమిటంటే ఈల్డ్ కోఎఫిషెంట్ అనేదానిని ఒక స్మాల్ రిజియన్ ఆఫ్ ఇంటరెస్ట్కు కాన్స్టంట్గా తీసుకుంటే అప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది మరియు కాన్స్టన్సీ అనేది చిన్న రిజియన్ అయినప్పడు ఇది ఎప్పడు మంచి అసమ్ప్షన్ దీనిని ఎలా చేయాలో చూద్దాం ఒకవేళ దీని యొక్క ఉపయోగాన్ని నిర్వచించిన తరువాత ఒకవేళ మీకు 1 రేటు తెలిస్తే ఈల్డ్ కోఎఫిషెంట్ నుంచి మీరు మరో రేటును అంచనా వేయవచ్చు ఉదాహరణకు మీకు సబ్ స్ట్రేట్ కన్స్యూమ్ రేట్ అవసరం కానీ అది తెలీదు అయితే గ్రోత్ రేట్ ఈల్డ్ కోఎఫిషెంట్ తెలుసు అలాంటప్పుడు మీరు గ్రోత్ రేట్ నుంచి సబ్ స్ట్రేట్ వినియోగ రేటును అంచనా వేయవచ్చు ఉదాహరణకు సబ్ స్ట్రేట్ కన్స్యూమ్ రేట్ rS అనేది rS1YxSrx ఈల్డ్ కోఎఫిషెంట్ డెఫినెషన్ నుంచి ఇది నేరుగా వస్తుంది సబ్ స్ట్రేట్ వినియోగం ద్వారా ప్రోడ్యూస్ అయిన సెల్స్ మొత్తం ఈ మొత్తాలే ఒక ఈల్డ్ కోఎఫిషెంట్ కాబట్టి మీరు సబ్స్ట్రేట్ ను చూస్తే ఇది 1 బై Y x s సార్లు r x ఇది సబ్ స్ట్రేట్ కన్స్యూమ్ రేట్ సెల్ ప్రోడ్యూస్ రేట్ కాబట్టి మన మొదటి మోడల్ ద్వారా దీనిని r x కి mu x సమానం అని రాయవచ్చు అందువల్ల r s సమానం అవుతుంది rS1YxSrx1YxSμx తరువాత మాడ్యూల్ లో కొన్ని ఉపయోగకరమైన పారామీటర్లను కంప్యూట్ చేయడం కొరకు మనం వీటిని ఉపయోగిస్తాం ఇప్పుడు మాత్రం దీని తెలుసుకోండి బహుశా మీకు మరొక విషయం చెప్తాను నేను మరో అంశాన్ని మీకు చెప్పి ఈ మాడ్యూల్ను ముగించాలనుకుంటున్నాను ఇది నిర్వహణకు సంబంధించిన అంశం ఉదాహరణకు సబ్ స్ట్రేట్ గ్లూకోజ్తీసుకుంటే అది సెల్ మల్టిప్లికేషన్ దాని గ్రోత్ సెల్ గ్రోత్ని కల్చర్తో గుణించడం చేయాలి కానీ ఇక్కడ సెల్స్ చాలా సంక్లిష్ట వ్యవస్థ వాటిలో చాలా ప్రతిచర్యలు జరుగుతాయి వాటిలో చాలా ప్రక్రియలు జరుగుతాయి ప్రోటీన్లకు చాలా జీన్స్ వెళుతుంటాయి ఒక రకమైన రవాణా జరుగుతోంది తద్వారా ఏటీపీ తయారు చేయబడుతుంది ఏటీపీని ఉపయోగించుకుని అన్ని రకాల పనులు జరుగుతుంటాయి అయితే వాటి అన్నింటికి కూడా శక్తి అవసరం మరియు అటువంటి ప్రక్రియలకు అవసరమైన శక్తిని సబ్ సబ్స్ట్రేట్ అందించాల్సి ఉంటుంది ఈ మెటబాలిసమ్ ట్రాన్స్పోర్ట్ జనెటిక్ ట్రాన్స్ఫర్మేషన్ జనెటిక్ ప్రాసెస్ ఇంకా వీటన్నంటిని కలిపి సెల్ మెయింటెనెన్స్ అంటారు అందువల్ల సెల్ మెయింటెనెన్స్ కోసం వెళ్లిన సబ్ స్ట్రేట్ అక్కడ సంతృప్త స్థాయిలో పని ముగించి సెల్ మల్టిప్లికేషన్కు కొరకు వెళుతుంది దీనిని మనం ఇంతవరకు స్పష్టంగా చెప్పుకోలేదు ఇప్పడు దీనిని మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది ఎందుకంటే సబ్ స్ట్రేట్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు అది పూర్తిగా సెల్ మెయింటెనెన్స్ కార్యకలాపాల వైపు వెళుతుంది ఆ సమయంలో ఎటువంటి ఎదుగుదల కనిపించదు స్పష్టమైన మార్గాలు గమనించబడవు ఎలాంటి ఎదుగుదల గమనించబడదు కాబట్టి ఇదంతా సెల్ మెయింటెనెన్స్ కు వెళుతోంది సబ్ స్ట్రేట్లో పతనము జరుగుతుంది కాని అది పెరుగుదల గా కనిపించదు అంటే ప్రతిదీ సెల్ యొక్క కార్యకలాపాలను నిర్వహిస్తుంది దీనిని రేట్ల పరంగా సూచించే ఒక మార్గం ఏదంటే గ్రోత్ రేటు స్పెసిఫిక్ గ్రోత్ రేటుకు సమానంగా ఉంటుంది ఒక స్పెసిఫిక్ గ్రోత్ రేటు సెల్ కాన్సన్ట్రేషన్ x రెట్లు మరియు ఈ అపరెంట్ స్పెసిఫిక్ గ్రోత్ రేటు ఇలా నిర్వచించవచ్చు ట్రూ స్సెసిఫిక్ గ్రోత్ రేట్కు సెల్ మల్టిప్లికేషన్ ద్వారా వచ్చిన అన్ని సబ్ స్ట్రేట్ గోల్స్కు మధ్య వ్యత్యాసంగాచెప్పవచ్చు అదే μT అంశంలో ట్రూ స్పెసిఫిక్ గ్రోత్ రేట్ మరియు μT ఎన్డోజీనస్ కాన్స్టంట్కు మధ్య వ్యత్యాసం μA అనేది అపరెంట్ లేదా అబసర్వడ్ స్పెసిఫిక్ గ్రోత్ రేట్μT అనేది స్పెసిఫిక్ గ్రోత్ రేట్ మరియు ke అనేది ఎనజీనస్ మెటబాలిస్ కాన్స్టం్ కాబట్టి μA ఈక్వల్స్ μT మైనస్ ke rxAxT kex మరియు ఈల్డ్ కోఎఫిషెంట్ r s ను ఉపయోగించి సబ్ స్ట్రేట్ కన్స్యూమ్ రేట్1 బై Y xs అపరెంట్ ఈల్డ్ అపరెంట్ ఈల్డ్ టైమ్స్ అపరెంట్ స్పెసిఫిక్ గ్రోత్ రేట్ ఇన్టూ సెల్ కాన్సన్ట్రేషన్ ప్లస్ సమ్ థింగ్ కాల్డ్ m ఇన్టూ సెల్ కాన్సన్ట్రేషన్ ఇక్కడ m అనేది స్పెసిఫిక్ మెయింటెనెన్స్ రేట్ ఈ ప్రత్యేక ఉపన్యాసాన్ని ముగించడానికి ఇది ఒక మంచి ప్రదేశం గా నేను భావిస్తున్నాను మనము చాలా అంశాలను చూశాము చాలా క్లుప్తంగా సెల్స్ చాలా త్వరగా ప్రోడ్యూస్ చేయబడగలవని మనం చూశాం వీటి రేట్లు గ్రోత్ రేట్ లేదా సెల్ మల్టిప్లికేషన్ మరియు ప్రోడక్ట్ ఫార్మేషన్ రేటు కొరకు ఈక్వేషన్స్ రాయడం మనం చూస్తున్నాం ప్రారంభంలో మనం పెరుగుదల రేటు సమీకరణంలో r x mu x సమానంగా ఉండటం గమనించాం rxμx μ కాన్స్టంట్ గా ఉండొచ్చు ఉండకపోవచ్చు అది అప్పటి పరిస్థితిని బట్టి ఉంటుంది మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా ఇంకా ఇతర మోడల్స్ ఉన్నాయని ఇదీ లాజిస్టిక్ ఈక్వేషన్ అడ్వాన్స్డ్ కోర్సులో స్ట్రక్చర్డ్ మోడల్స్ మరియు సాగ్రిగేటెడ్ మోడల్స్గా పరిగణిస్తారు సబ్స్ట్రేట్స్ సెల్స్గానూ పదార్థాలుగానూ రూపాంతరం చెందుతాయి గ్లూకోజ్ను ఒక సాధారణ సబ్ స్ట్రేట్గా మనం చూశాం ఎందుకంటే ఇది గ్లైకోలైసిస్ అని పిలవబడే సెల్లో ముఖ్యమైన మెటబాలిక్ పాత్వే లో పాల్పంచుకుంటుంది అలాగే గ్లూకోజ్ కు కొన్ని ప్రత్యామ్నాయాలను కూడా మనం చూశాం ఎందుకంటే గ్లూకోజ్ పరిశ్రమలో చాలా ఖరీదైనది స్టార్చ్పిండి సెల్యులోజ్ మరియు లిగ్నో సెల్యులోసిక్ పదార్థాలు గ్లూకోజ్ కు మంచి ప్రత్యామ్నాయాలు స్టార్చ్ మరియు సెల్యులోజ్ ఇప్పటికే భారీగా ఉపయోగించబడుతున్నాయి లిగ్నో సెల్యులోసిక్ పదార్థాల నుంచి గ్లూకోజ్ పొందడానికి లిగ్నో సెల్యులోసిక్ పదార్థాలల వినియోగంలో చాలా పరిశోధన జరుగుతోంది అప్పుడు మనం ఒక మాధ్యమంలో ఉన్న కార్బన్ సోర్స్ మరియుఎనర్జీ సోర్స్ మరియు నైట్రోజన్ సోర్స్ సాల్ట్స్ మరియు ట్రేస్ న్యూట్రియంట్ లు వీటిలో ఏదైనా ఒక ఒక లిమిటింగ్ సబ్ స్ట్రేట్ కావోచ్చు అది లిమిటింగ్ సబ్ స్ట్రేట్ అయితే తద్వరా వృద్ధిని పరిమితంచేస్తే అప్పుడు మోనోడ్ నమూనా లో వ్యత్యాసంతో స్పెసిఫిక్ గ్రోత్ రేట్ యొక్క వైవిధ్యం ఇవ్వబడుతుంది మరియు ఈ K s కుహాఫ్ ఆఫ్ స్పెసిఫిక్ గ్రోత్ రేట్ వద్ద ఒక వివరణ ఉంది అప్పుడు MU పై సబ్ స్ట్రేట్ ప్రోడక్ట్స్ కాన్సన్స్ట్రేషన్ యొక్క ప్రభావం కోసం ఇతర నమూనాలు ఉన్నాయి వాటిలో కొన్ని మనం చూశాం మోసర్ మోడల్ మరియు మోడల్ 2 సబ్ స్ట్రేట్లు సేమ్ టైంలో లిమిటింగ్ చేస్తాయి పరిమితం చేస్తాయి ఇక ఆండ్రూస్ మరియు నోక్ నమూనా ఇది సబ్స్ట్రేట్ ఇన్హిబిషన్ మరియు జెరుసాలిమ్స్కీ మరియు నెరోనోవా ద్వారా నమూనా ను ఇస్తుంది ఇది గ్రోత్పై ప్రోడక్ట్ ఇన్హిబిషన్ ప్రభావాన్ని ఇస్తుంది అప్పుడు మనము ప్రోడక్ట్ ఫార్మేషన్ రేట్ కోసం ల్యూడో కింగ్ పైరెట్ అని పిలవబడే చాలా ప్రాచుర్యం పొందిన మోడల్ ను చూసాము ఇది ఆల్ఫా టైమ్స్ RX గ్రోత్ డిపెండెంట్ పేరామీటర్ ప్లస్ బీటా టైమ్స్ x గ్రోత్ ఇన్డిపెండెంట్ పేరామీటర్ తో సమానం rpαrxβx ఇంకా ఎన్నో మోడల్స్ అందుబాటులో ఉన్నాయి ఆ తర్వాత మనం ఈల్డ్ కోఎఫిషెంట్ అంటే ఏమిటో చూశాం అనేక ఈల్డ్ కోఎఫిషెంట్స్ నిర్వచించవచ్చని తెలుసుకున్నాం ఇది అమౌంట్ పర్ అమౌంట్ తరువాత ఒక రేటును మరో రేటుకు మార్చడం కొరకు ఉపయోగించవచ్చు ఇది ఇక వాటిని ఉపయోగించడానికి ఒక మార్గం ఆ తరువాత మనం మెయింటెనెన్స్నిర్వహణ అనే అంశాన్ని పరిశీలించాం ఇక్కడ సబ్ స్ట్రేట్ సెల్లోని కార్యక్రమాలను నిర్వర్తిస్తుంది రవాణా మరియు ఇతర విషయాలు జనెటిక్ ప్రాసెసెస్ సంతృప్త స్థాయికి తీసుకెళ్లి తరువాత ఇది మల్టిప్లికేషన్ వైపు వెళ్తుంది అందువల్ల సబ్ స్ట్రేట్ లెవల్ చాలా తక్కువగా ఉన్నప్పుడు ఎదుగుదల ను మనం చూడలేకపోవచ్చు ఇదిస్పెసిఫిక్ గ్రోత్ రేట్ మరియు ట్రూ గ్రోత్ రేట్ మరియు ఒక ఎండోజీనస్ మెటబాలిజం కాన్స్టంట్ ke μT మైనస్ ke μAకు సమానం అవుతుంది rxAxT kex అలాగే రేట్ ఆఫ్ సబ్స్ట్రేట్ కన్స్యూమ్ ను అపరెంట్ స్పెసిఫిక్ గ్రోత్ రేట్ మరియు స్పెసిఫిక్ మెయింటెన్స్ రేటు పరిభాషలో రాయవచ్చు rS1YxSAAxmx నాకు తెలిసి లెక్టర్ నంబర్ 4 కు ఇది సరిపోతుందని అనుకుంటున్నాను మళ్లీ లెక్చర్ నంబర్ 5లో కలుసుకుందాం తెలుగు కీ వర్డ్స్ బయో రియాక్టర్లు సెల్స్ మోలిక్యూల్స్ మెటబాలిసజ్ సెల్ బాండింగ్ ఆల్గే స్టార్చ్ కృత్రిమ అవయవాలు బయో ప్రోడక్ట్స్ ప్రోటీన్లు జన్యు సిద్ధాంతం జనెటికల్ ప్రాసెస్ ఆక్సిజన్ కార్బన్ డై ఆక్సైడ్ గ్లూకోజ్ సెల్యూలోస్ కెమికల్ రియాక్షన్ENGLISH KEY WORDS